మనం చూసే తదుపరి నియంత్రిత మూలం కరెంట్ నియంత్రిత వోల్టేజ్ మూలం ఇది నియంత్రిత వోల్టేజ్ మూలాన్ని కలిగి ఉంది మరియు దీని విలువ ప్రవహించే కరెంట్ Ix ద్వారా ఇవ్వబడుతుంది వైర్ ద్వారా ప్రవహించే కరెంట్ వంటిది ప్రాథమికంగా ఈ నోడ్ల n1 n2 ల మధ్య షార్ట్ సర్క్యూట్ ఉంది మరియు ఒక బ్రాంచ్లోని కరెంట్ను పంపడానికి ఏదైనా బ్రాంచ్తో సిరీస్లో ఉంచవచ్చు ఈ కరెంట్ కంట్రోల్ వోల్టేజ్ మూలం ఉపయోగించిన సర్క్యూట్లను చర్చించినప్పుడు దీనిని వివరిస్తాను కాబట్టి ఈ కరెంట్ ఈ రెండు టెర్మినల్స్లోని వోల్టేజ్ తో ఈ అనుపాత స్థిరాంకం ద్వారా ఇవ్వబడుతుందని చెప్పండి ఈ అనుపాత స్థిరాంకాన్ని Rm ద్వారా సూచిస్తాము మరియు దీనిని అనేక సార్లు ట్రాన్స్ రెసిస్టెన్స్ అని పిలుస్తాము స్పష్టంగా ఇది నిరోధకత్వం యొక్క కొలతలు కలిగి ఉంది ఎందుకంటే కరెంట్ను Rm తో గుణించడము వలన వోల్టేజ్ లభిస్తుంది మరియు దీనిని కరెంట్ కంట్రోల్డ్ వోల్టేజ్ సోర్స్ యొక్క ట్రాన్స్ రెసిస్టెన్స్ అంటారు మళ్ళీ ఈ సంబంధం RmIx అది సరళమైనది అని మనకు తెలుస్తుంది కాబట్టి దాని దాని ద్వారా వెళ్లము వాస్తవానికి ఇది సరళమైనది మరియు దీని అర్థం ఏమిటి అంటే Rm2k విలువ కలిగిన ఒక కంట్రోల్డ్ సోర్స్ ఉంది అంటే మనము 1mA కరెంట్ సోర్స్ను ఇలా అనుసంధానం చేస్తే ఈ టెర్మినల్స్ మధ్యలో 2 వోల్ట్లను కొలుస్తాము ఇప్పుడు ఇన్పుట్ బ్రాంచ్ సర్క్యూట్లో కరెంట్ను గ్రహించడానికి షార్ట్ సర్క్యూట్ ను ఎక్కడైనా ఉంచవచ్చు ఉదాహరణకు 10k రెసిస్టర్ కి 1 వోల్ట్ సోర్స్ అనుసంధానం చేయబడి సర్క్యూట్ ఉంది ఓమ్స్ నియమము ద్వారా ఈ సర్క్యూట్ లో 0 1mA కరెంట్ ప్రవహిస్తుందని మనకు తెలుసు ఇప్పుడుఈ సర్క్యూట్ ను విడదీసి దీనిని ఒక కరెంట్ కంట్రోల్డ్ వోల్టేజ్ సోర్స్కు అనుసంధానం చేయండి ఇది మరియు ఇది దీని అర్థం ఏమిటంటే దీనిలో నేను 2k0 1mA అంటే 0 2 వోల్ట్లు అనేది దీని అర్థం సాధారణంగా మనము కనెక్షన్ను వివిడదీయటాన్ని మరియు తిరిగి వేరే వాటితో అనుసంధానం చేయడాన్ని చూపించము ఈ సర్క్యూట్ మార్గం సాధారణంగా క్రింద సూచించిన విధంగా చూపబడుతుంది మనకు ఈ 1V వోల్టేజ్ మూలము మరియు 10k రెసిస్టర్ ఉంది ఇది ఎక్కడైనా ఏదైనా సర్క్యూట్ కావచ్చు ఇప్పుడు ఇన్పుట్ వైర్ లేదా కరెంట్ కంట్రోల్డ్ కరెంట్ సోర్స్ యొక్క ఇన్పుట్ బ్రాంచ్ దాని కరెంట్ని గ్రహించడానికి నిరోధకముతో సిరీస్లో ఉంచబడింది కాబట్టి సాధారణంగా మనము చేసేది దీనిని కరెంట్ IX గా లేబుల్ చేయడం మరియు వోల్టేజ్ సోర్స్ నిర్వచించబడినట్లుగానే వోల్టేజ్ సోర్స్ కలిగి ఉంటుంది ఇది నాకు ఉన్నట్లు నిర్వచించబడింది కాబట్టి సాధారణంగా దీనిని ఇలా సూచిస్తారు